పూర్వపు తరగతి లో మనం అన్బాలన్సుడ్ లేదా అన్సిమెట్రికల్ ఫాల్ట్స్ విశ్లేషణ తో ముగించాము కదా విభిన్నమైన అన్బాలన్సుడ్ ఫాల్ట్స్ పవర్ సిస్టం లో ఉంటాయి ఒకటి షన్ట్ రకమైన ఫాల్ట్ మరి ఇంకోటి సిరీస్ రకమైన ఫాల్ట్స్ మూడు రకాల షన్ట్ ఫాల్ట్స్ ఉంటాయి మొదటిది ఒక లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ దీనినే మనం L G ఫాల్ట్ అంటాము రెండవది లైన్ నుండి లైన్ ఫాల్ట్ దీనినే మనం L L ఫాల్ట్ అంటాము మరియు మూడవది రెండు లైన్స్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ దీనినే మనం L L G ఫాల్ట్ అంటాము ఈ రకమైన ఫాల్ట్స్ ట్రాన్స్మిషన్ సిస్టం లో సర్వ సాధారణం కానీ ఇక్కడ నా ఉద్దేశం ఒకేసారి ఒక దశ లో లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ మరి మిగతా రెండు దశల్లో లైన్ నుండి లైన్ ఫాల్ట్ వంటి పరిస్థితులు చాలా అరుదుగా ఉంటాయి కానీ ఈ మూడు మాత్రం సర్వ సాధారణం సిరీస్ రకమైన ఫాల్ట్స్ కి ఉదాహరణ వచ్చేసి తెగిపోయిన కండక్టర్ అంటే ఓపెన్ కండక్టర్ ఫాల్ట్ ఉదాహరణకి ఒక దశలో ఒక కండక్టర్ తెగిపోయి ఉండొచ్చు లేదా రెండు కండక్టర్స్ తెగిపోయి ఉండొచ్చు కానీ ఇలాంటి ఫాల్ట్స్ చాలా అరుదుగా చూస్తాము అయినప్పటికీ మనం దీన్ని విశ్లేషణ చేస్తాము ఇప్పటికే మేము సుష్ట భాగం మరియు సానుకూల ప్రతికూల మరియు సున్నా శ్రేణి భాగాలను అధ్యయనం చేసాము మరియు చాలా ముఖ్యమైనది సున్నా సీక్వెన్స్ నెట్వర్క్ మరింత ముఖ్యమైన ఫాల్ట్ అధ్యయనాలు కాబట్టి మొదట మీరు ఏమి చేస్తారు ముందుగా లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ అంటే L G ఫాల్ట్ ని చదువుకున్నాము ఉదాహరణకు మీ సింగిల్ లైన్ గ్రౌండ్ ఫాల్ట్ అని అనుకుందాం ఇది ఫిగర్ 1 అని అనుకుందాం కాబట్టి దశ b మరియు c లో మీ పరిధి ప్రతిబంధము వచ్చేసి Ib విలువ సున్నా మరియు Ic విలువ కూడా సున్నా ఎందుకంటే మనము ఫాల్ట్ ఇక్కడ వచ్చింది అని అనుకుంటున్నాము ఇక్కడున్న చిత్రం మూడు దశల జనరేటర్ ఇక్కడ తటస్థం గ్రౌండ్ కి ఇంపిడెన్స్ Zn తో జోడించి వున్నది కాబట్టి తటస్థం గ్రౌండ్ తో జోడించి ఉన్నది మరియు మనము దశ a లో ఫాల్ట్ ఇంపిడెన్స్ Zf తో ఏర్పడుతోంది అని ముందుగా ఊహించుకుంటున్నాము కాబట్టి ఆ ఫాల్ట్ ఇంపెడెన్స్ ఉంది కాబట్టి ఇది మీ Zf అంటే వాస్తవానికి ఈ మీ IA Zf కు సమానం మరియు దశ b మరియు దశ c లో కరెంట్ సున్నా అవుతుంది అంటే Ib 0 మరియు Ic 0 ఎందుకంటే ఇక్కడ ఫాల్ట్ సంభవించింది కాబట్టి కాబట్టి ఈ సందర్భంలో మనము జనరేటర్ మీద ఎటువంటి భారము లేదని ఊహించుకుందాము మరియు ఫాల్ట్ పాయింట్ యొక్క పరిధి ప్రతిబంధాలు వచ్చేసి Ib 0 మరియు Ic 0 ఎందుకంటే ఫాల్ట్ దశ a లో సంభవించింది కాబట్టి మరియు Va Zf Ia ఇక్కడ ఫాల్ట్ కరెంట్ Ia ఫాల్ట్ ద్వారా వెళుతుంది కాబట్టి Va Zf Ia కాబట్టి మన సమతుల భాగముల విశ్లేషణ ప్రకారం మనకు ఏం తెలుసు అంటే సమతుల భాగముల ఫాల్ట్ కర్రెంట్స్ వచ్చేసి కాబట్టి ఇది Ia1 Ia2 Ia0 Ia3 మీరు చూడొచ్చు Ia1 Ia3 Ia2 Ia3 మరియు Ia0 Ia3 దాని అర్థము Ia1 Ia2 Ia0 అన్నీ కూడా Ia3 తో సమానం ఇక్కడ Ib 0 ను సమీకరణం 1 గాను Ic 0 ను సమీకరణం 2 గాను మరియు Va Zf Ia ను సమీకరణం 3 గాను గుర్తు పెట్టుకుందాము Va Va1 Va2 Va0 కానీ Ia 3Ia1 ఎందుకంటే Ia1 Ia2 Ia0 Ia3 కాబట్టి Ia 3 Ia1 కాబట్టి ఇక్కడ మనం 3ZfIa1 అని పెట్టుకుంటున్నాము ఇక్కడ కుండలీకరణం లో నేను Ia 3 Ia1 అని రాశాను దాని అర్థం సమీకరణం 4 మరియు 5 ప్రకారం మరి ఇక్కడ సమీకరణం 4 చూసినట్లయితే అన్నీ Ia1 Ia2 Ia0 కూడా Ia3 తో సమానం ఇవి చాలా దగ్గరగా ఉన్నాయి ఇది పాజిటివ్ నెగిటివ్ మరియు శూన్య క్రమ జాలం positive negative and zero sequence network యొక్క సిరీస్ కనెక్షన్ ఎందుకంటే అన్ని భాగాలు పాజిటివ్ నెగిటివ్ మరియు శూన్య క్రమ భాగముల కూడా సమానం మరియు అది Ia3 తో సమానం దాని అర్థము సమీకరణం 5 లో Va1 Va2 Va0 3 ZfIa1 తో సమానం దాని అర్థము ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ మరియు శూన్య క్రమ కర్రెంట్స్ సమానమే మరియు సీక్వెన్స్ వోల్టేజస్ జోడిస్తే 3 Zf Ia1 తో సమానం అవుతుంది కాబట్టీ ఈ సమీకరణాలన్నీ కూడా ఏం సూచిస్తున్నాయి అంటే ముఖ్యంగా ఈ సమీకరణం 4 లో కర్రెంట్స్ సమానమే కాబట్టి ఈ సమీకరణాలన్నీ కూడా ఇది ఒక క్రమ జాలము యొక్క సిరీస్ కనెక్షన్ అని సూచిస్తున్నాయి క్రమ జాలము లోని ఇంపిడెన్స్ 3Zf ఎందుకంటే ఇది 3 ZfIa1 కాబట్టి చాలా ఆచరణాత్మక ప్రయోగాల్లో ఈ పాజిటివ్ నెగిటివ్ మరియు శూన్య క్రమ ఇంపిడెన్స్ లు సమానమే అని కనుక్కోబడింది అది కూడా మనము ఇంతకుముందే మాట్లాడుకున్నాము ఒకవేళ జనరేటర్ గట్టిగా గ్రౌండ్ తో జోడించబడింది ఉంటే Zn శూన్యము తో సమానము అంటే ఇక్కడ జనరేటర్ గట్టిగా గ్రౌండ్ తో జోడించబడింది ఉంటే Zn శూన్యము తో సమానము మరియు ఒకవేళ ఇక్కడ బొల్టెడ్ ఫాల్ట్స్ ఉంటే Zf శూన్యము తో సమానం కాబట్టి అంటే ఫిగర్ 2 సమానమైన సర్క్యూట్ కనెక్షన్ను చూపుతుంది కాబట్టి మేము ఈ కనెక్షన్ను ఎలా చేసాము నా ఉద్దేశ్యం మొదట మేము ఏమి చేస్తామో అది సిరీస్ కనెక్షన్ కాబట్టి మొదట నేను నల్ల ఇన్క్ లో రాశాను ఇది మీ పాజిటివ్ క్రమం మొదట మీరు పాజిటివ్ క్రమ జాలం చేసుకోండి కాబట్టి Ea ఉంటుంది ఇది ప్లస్ మైనస్ ఇది Z1 పాజిటివ్ క్రమం ఇంపిడెన్స్ మరియు కరెంట్ విలువ Ia1 తర్వాత నల్లది తర్వాత రెండిట్లో వోల్టేజ్ ఆధారము లేదు కాబట్టి ఇది Z2 మరియు దీని వోల్టేజ్ విలువ Va2 మరియు శూన్య క్రమానికి ఇది Z0 కరెంట్ విలువ Ia0 మరియు ఇది మీ Va0 కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు చూడొచ్చు ఈ Ia1 Ia2 మరియు Ia0 అన్నీ సమానమే ఎందుకంటే ఈ కరెంట్ ఇలా ప్రవహిస్తుంది ఇలా ప్రవహిస్తుంది ఇలా ప్రవహిస్తుంది మరియు ఇలా ప్రవహిస్తుంది ఆఖరికి ఇక్కడికి తిరిగి వస్తుంది కదా ఇది క్రమం కనెక్షన్ యొక్క ఒక్క లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ మరియు ఒకవేళ మీరు కె వి ఎల్ ని ఇక్కడ వాడితే ఇక్కడికి మనం మళ్లీ వద్దాము Va1 Va2 Va0 విలువ 3ZfIa0 ఎందుకంటే అన్నీ 3 Ia1Ia2 మరియు Ia0 విలువ Ia3 కాబట్టి ఈ సందర్భంలో ఈ Ia1 Ia2 మరియు Ia0 అన్నీ ఒకేలా ఉన్నాయని మీరు చూడవచ్చు ఎందుకంటే ఈ కరెంట్ ఇలా ప్రవహిస్తోంది ఇలా ప్రవహిస్తుంది ఇలా ప్రవహిస్తుంది మరియు ఇలా ప్రవహిస్తుంది మరియు ఇక్కడకు తిరిగి వస్తుంది కాబట్టి మరియు ఇది వాస్తవానికి సింగిల్ లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్కు సీక్వెన్స్ కనెక్షన్ మీరు కెవిఎల్ విషయం అని పిలిచేదాన్ని మీరు వర్తింపజేస్తే నేను దానికి వస్తాను కాబట్టి Va1 Va2 Va0 3Zf Ia0 ఎందుకంటే అన్ని ఒకేలా ఉంటాయి వాస్తవానికి Ia1 Ia2 మరియు Ia0 ఈ మూడింటికీ సమానం Ia3 కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు ఈ సంఖ్య నుండి నుండి మనం దానిని వ్రాయవచ్చు Ia1 EaZ1Z2Z03Zf ఎందుకంటే ఇది ఒక సిరీస్ సర్క్యూట్ దీనిని ఇలా రాసినట్లయితే ఇది సిరీస్ సర్క్యూట్ కాబట్టి ఇది Z1 ఇది Z2 మరియు ఇది Z0 మరియు దీనిని 3Zf అని అనుకుందాము మరియు ఇది మీ వోల్టేజ్ Ea ఇది Z1 ఇది Z2 ఇది Z0 మరియు ఇది 3Zf మరియు ఇక్కడ కరెంట్ Ia1 Ia2 Ia0 మూడు సమానం కాబట్టి మీరు కింది విధంగా రాసుకోవచ్చు Ia1 EaZ1Z2Z03Zf ఇది సులభమైనది కాబట్టి ఫాల్ట్ కరెంట్ Ia విలువ వచ్చేసి ఎందుకంటే ఇది Ia1 కావున నా ఫాల్ట్ కరెంట్ Ia విలువ 3Ia1 కావున Ia విలువ 3Ia1 ఇక్కడ ప్రతిక్షేపించండి ఇప్పుడు L G ఫాల్ట్ నిబంధన ప్రకారం లైన్ b యొక్క వోల్టేజ్ గ్రౌండ్ వోల్టేజ్ కి ఉంటుంది ఇప్పుడుVb గ్రౌండ్ లోపానికి అండర్లైన్ చేయడానికి సమానం ఈ వ్యక్తీకరణ మనకు తెలుసు β2 Va1 β Va2 Va0 β ej120degree డిగ్రీ మేము కూడా చూశాము దీనిని బట్టి ఈ చిత్రం నుండి Va1 ఈ పాజిటివ్ క్రమ చిత్రం నుండి Z1 Ia1 నా ఉద్దేశము నేను కేవలం నా సొంతం గా చెప్తున్నాను ఈ చిత్రం నుండి Z1 Ia1Va1- Ea 0 కాబట్టి ఇక్కడ Z1Ia1Va1- Ea 0 అని రాస్తున్నాను అంటే Va1 Ea Z1 Ia1 కాబట్టి ఇక్కడ మేము Va1 యొక్క Va1 బదులుగా ప్రతిక్షేపించు చేస్తున్నాము β2 ఇప్పుడు ప్లస్ β ఇప్పుడు Va2 ఇప్పుడు ప్రతికూల క్రమంలో మీరు ఈ నెట్వర్క్ KVL లో మళ్లీ వర్తింపజేస్తారు కాబట్టి ఇది Z2I2 Va2 0 కాబట్టి Va2 Z2 Ia2 అదేవిధంగా జీరో సీక్వెన్స్ నెట్వర్క్ Z0 Ia0 Va0 0 లో కాబట్టి Va0 Z0 Ia0 అవుతుంది కాబట్టి ఇక్కడ నేను Va0 Z0 Ia0 వ్రాస్తున్నాను కాబట్టి ఇక్కడ Va1 యొక్క వ్యక్తీకరణలో ప్రతిక్షేపించు β2 అప్పుడు β ఆ Va2 Z2 Ia2 this Z0 Ia0 లేదా Vb మనకు సమానం అని వ్రాయవచ్చు Ia1 Ia2 Ia0 Ia3 అది మనకు తెలుసు కాబట్టి ఇది Ea Z1Ia3 β Z2 Ia3 Z0 Ia3 ఇది సమీకరణం 8 ఇప్పుడు సమీకరణం 7 నుంచి సమీకరణం 8 మరియు 7 నుంచి మనము ఏమని రాసుకోవచ్చు అంటే Ia EaZ1 Z2 Z0 3Zf ఈ Ia ను ఇక్కడ సమీకరణం 8 లో పెట్టి సరళీకృతం చేసినట్లయితే మీరు దయచేసి చేయండి నేను ఇక్కడ ఆఖరి సమీకరణాన్ని ఇస్తున్నాను ఒకవేళ మీరు సరళీకృతం చేసినట్లయితే మీకు వచ్చేది Vb Ea 32ZfZ22 βZ02 1Z1Z2Z03Zf ఇది సమీకరణం 9 అదేవిధంగా ఒకవేళ మీరు దశ వోల్టేజ్ Vc విలువ Va1 2 Va2 Va0 అవుతుంది ఇంతకుముందు లాగానే ప్రతిక్షేపిస్తేVa1 Ea - Z1 Ia3 Ia1 Ia3 అదేవిధంగా 2 - Z2 Ia2 Ia2 Ia3 Z0 Ia3 Ia0 Ia3 ఇది సమీకరణం 10 ఇక్కడ కూడా సమీకరణం 7 నుంచి Ia కోసం ప్రతిక్షేపించండి ఇలా ప్రతిక్షేపించి సరళీకృతం చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది Vc Ea 3ZfZ2β β2Z0β 1Z1Z2Z03Zf మరియు ఒకవేళ ఫాల్ట్ ఇంపిడెన్స్ 0 అయినచో సమీకరణం 11 లో నుండి ఈ రాశి ని తొలగించొచ్చు మరియు ఈ రాశి ని తొలగించొచ్చు అదేవిధంగా ఫాల్ట్ ఇంపిడెన్స్ 0 అయినచో ఈ సమీకరణం లో రాశిని కూడా తొలగించొచ్చు ఒకవేళ Zf విలువ 0 అయితే ఇది కూడా తొలగించవచ్చు కదా ఈ సమీకరణాలు అన్నీ కూడా ఒక లైన్ నుండి గ్రౌండ్ ఫాల్ట్ కి అదేవిధంగా ఇప్పుడు మనము లైన్ నుండి లైన్ ఫాల్ట్ అంటే L L ఫాల్ట్ ని పరిగణలోకి తీసుకుందాము కాబట్టి లైన్ నుండి లైన్ ఫాల్ట్ దశ b మరియు c లో లైన్ నుండి లైన్ ఫాల్ట్ ఉంది అని అనుకుందాము ఇది చిత్రం 3 ఇది ఇంపిడెన్స్ Zf ద్వారా ఉన్న ఫాల్ట్ ఉన్న మూడు సమకాలిక జనరేటర్ చూపిస్తున్నది ఇక్కడ లైన్ నుండి లైన్ ఫాల్ట్ ఇంపిడెన్స్ Zf ద్వారా ఉంది ఒకవేళ అది లేకుంటే Zf విలువ 0 దశ b మరియు c మధ్య ఉంది జనరేటర్ ప్రారంభంలో ఎటువంటి భారం లేని పరిస్థితిలో ఉంది అని ఊహించుకుందాము ఇప్పుడు ఫాల్ట్ పాయింట్ వద్ద పరిధి ప్రతిబంధాలు వచ్చేసి ఇది ఇంపిడెన్స్ Zf ద్వారా ఉన్న లైన్ నుండి లైన్ ఫాల్ట్ కాబట్టి Ia విలువ 0 రెండో విషయం ఏమిటంటే గ్రౌండ్ ను సూచనగా తీసుకున్నప్పుడు Vb Vc విలువ Zf Ib అవుతుంది కానీ అసలు ప్రశ్న Ic మరియు Ib దాని అర్థము IbIc విలువ 0 ఎందుకంటే Ic ఇటువైపు ఉంది మరియు Ib ఇటువైపు ఉంది ఈ కొన దగ్గర Ib ఇటువైపు ప్రవహిస్తోందిఅంటే ఇక్కడ విరుద్ధంగా ఉంది కాబట్టి IbIc 0 మరియు Vb Vc విలువ Zf Ib ఎందుకంటే ఒకవేళ మీరు ఇక్కడ KVL ఈ రకంగా వాడినట్లయితే Zf IbVc Vb 0 దానినిబట్టి Vb VcZf Ib ఇక్కడ IbIc 0 అనేది ఇంకో ప్రతిబంధం మరియు Ia విలువ 0 వీటన్నిటినీ కూడా మీరు ఫాల్ట్ కొన వద్ద ఉన్న పరిధి ప్రతిబంధాలు అని అనొచ్చుదాని అర్థము ఇప్పుడు మనము ఈ ఫాల్ట్ ప్రతి బంధాలతో వేరే విషయాలని కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి సమతుల భాగముల ఫాల్ట్ కర్రెంట్స్ విలువ వచ్చేసి మనకు ఇంతకు ముందే తెలుసు ఇది నిజానికి మనం మునుపటే చేసిన సమతుల భాగముల విశ్లేషణ లోని సమీకరణాన్ని మళ్లీ రాసుకుంటున్నాము ఇప్పుడు Ia 0 మరియు Ic Ib ఇంపెడెన్స్ Zf ద్వారా మీ పంక్తి లోపం రేఖకు సరిహద్దు పరిస్థితి కాబట్టి మీరు దీనిని ఉంచినట్లయితే మేము Ia 0 ను ఉంచాము Iband Ic Ib గా ఉంటుంది కాబట్టి ఇది వాస్తవానికి Ib Ib దీని నుండి మీరు ఆ Ia2 Ia1 ను పొందుతారు నా ఉద్దేశ్యం ఈ సమీకరణం నుండి మరొకటి Ia0 0 ను పొందుతుంది అంటే సున్నా సీక్వెన్స్ కరెంట్ లేదు కాబట్టి మీరు Ia1 here ను తీసుకుంటే Ia1 ఇక్కడ నుండి సమానమని నేను ఇక్కడ వ్రాశాను మీ β β2 Ib మరియు Ia2 ఈ సమీకరణం నుండి 13 β2 - β Ib సమానం అంటే Ia2 β β2Ib then Ia1 అందుకే మేము ఈ Ia2 Ia1 మరియు Ia0 0 నుండి వ్రాస్తున్నాము కాబట్టి లైన్ టు లైన్ లోపం కోసం సున్నా సీక్వెన్స్ కరెంట్ లేదు Ia2 Ia1 ఉన్నప్పుడు నేను మరియు నేను ఇది కేవలం వ్యతిరేక హక్కులో ఉందని అర్థం కాబట్టి ఇవన్నీ తరువాత చూస్తాము దీని నుండి సమతుల భాగాల ఫాల్ట్ లో ఉన్న వోల్టేజస్ Va1 Va2 Va0 విలువ వచ్చేసి ఇప్పుడు సమీకరణం 12 నుండి మనకి తెలుసు Vc Vb - Zf Ib కాబట్టి Va Vb ను అలాగే ఉంచి Vc Vb - Zf Ib ను సమీకరణం 19 లో ప్రతిక్షేపిస్తున్నాము కాబట్టి ఇక్కడ అది Vb - Zf Ib ఇది సమీకరణం 20 ఇప్పుడు సమీకరణం 20 నుండి Va1 ను రాసుకుంటే Va1 విలువ ఇక్కడ ఉన్నది అంతా 3 అడ్డ గుణకారం చేసిన తర్వాత నేను ఇలా రాస్తున్నాను 3Va1 Va β β2 Vb β2Zf Ib అంటే దాని అర్థము ఈ సమీకరణం నుండి ఇలా రాయొచ్చు Va1 13 Va β Vb β2 Vb β2Zf Ib మీరు ఈ వైపు 3 గుణించి సరళీకృతం చేస్తే వాస్తవానికి మీకు3Va1 Va β β2 Vb β2ZfIb లభిస్తుంది ఇది నిజానికి దీని నుండే వచ్చింది మీరు ఈ యొక్కటి రాయండి నేను ఇక్కడ రాయట్లేదు అర్థం చేసుకోవడానికి చాలా సరళమైనది ఇది అదే విధముగాVa β β2 Vb βZf Ib ఇది సమీకరణం 22 ఇప్పుడు సమీకరణం 21 నుండి సమీకరణం 22 తీసివేయండి ఇలా చేస్తే మీకు 3Va1 3 β β2 Zf Ib వస్తుంది ఇది సమీకరణం 23 ఒకవేళ తీసివేస్తే Va Va రద్దవుతుంది β β2 β β2 Vb కూడా రద్దు అవుతుంది చివరికి β β2 Zf Ib మాత్రమే మిగులుతుంది ఇది సమీకరణం 23 చూడండి ఇక్కడ మనము Va0 మీద ఏమి చేయట్లేదు దీనికి కారణం చాలా సులభమైనది మొదట్లోనే మనం చూశాము శూన్య క్రమ కరెంట్ Ia0 0 దాని అర్థము సమానమైన సర్క్యూట్ లో లైన్ నుండి లైన్ ఫాల్ట్ లో శూన్య క్రమ జాలము కనిపించదు ఎందుకంటే Ia విలువ సున్నా ఇక్కడికి మళ్లీ వద్దాము దాని అర్థము β β2 లో β పెట్టి సరళీకృతం చేస్తే అది అవుతుంది దాని అర్థముβ β2 ను మనముj3 Zf Ib లో పెడుతున్నాము దీనినిబట్టి సమీకరణం 16 నుండి ఒక్క నిమిషం ఆగండి నేను మళ్ళీ సమీకరణం 16 దగ్గరికి వెళ్లాలి సమీకరణం 16 నుండి మనము 13 β Ib β2 Ib అని రాసుకోవచ్చు కాబట్టి Ia1 13 మరియు then β Ib β2 Ib 13 β β2 Ib కాబట్టి ఇక్కడ Ia1 13 and β β2 j3 గా పెట్టుకోండి కాబట్టి Ia1 13 j3 Ib j3 Ib దాని అర్థముIb 3j Ia1 లవ మరియు హారాలను j తో గుణకారం చేయండిj2 1 కాబట్టి అది Ib j 3 Ia1 అవుతుంది ఇది సమీకరణం 25 ఇప్పుడు సమీకరణాలు 24 మరియు 25న వాడుకుని దాని అర్థం ఈ సమీకరణం 24 లో Ib యొక్క విలువని సమీకరణం 25 నుంచి పెట్టండి కాబట్టి ఈ సమీకరణంలో Ib j Ia1 పెట్టండి అందుకనే సమీకరణాలు 24 మరియు 25 వాడుకుంటే మనకు Va1- Va2 Zf Ia1 వస్తుంది ఇది సమీకరణం 26 కాబట్టి సమీకరణాలు 17 మరియు 26 చూసుకుంటే మళ్లీ ఇప్పుడు నేను సమీకరణపై 17 దగ్గరికి వెళ్ళాలి ఇది సమీకరణం 17 దీని అర్థం Ia2 Ia1 సమీకరణం 18 కూడా వాడుకోవచ్చు ఎందుకంటే Ia0 విలువ 0 అంటే శూన్య క్రమ జాలం ఉండదు కాబట్టి Ia0 విలువ 0 కాబట్టి సమీకరణం 17 మరియు సమీకరణం 26 దాని అర్థము ఈ సమీకరణాన్ని పాజిటివ్ మరియు నెగిటివ్ క్రమ జాలాన్ని ఇలా విరుద్ధంగా కనెక్ట్ చేసి చూపించొచ్చు మరియు సమానమైన సర్క్యూట్ ని ఇలా చూపించొచ్చు నేను చూపిస్తాను కాబట్టి ఈ సమీకరణలో నుండే మీరు ఈ జాలం ఎలా కనెక్ట్ అయ్యి ఉంటుందో నిర్ధారించుకోగలగాలి కాబట్టి అలా చేస్తే ఇది ఎలా చేయాలో చూడండి ఈ సందర్భంలో ఆకుపచ్చ రంగులో చూపించాను ఇది మన పాజిటివ్ క్రమ జాలం ఇది మన నెగిటివ్ క్రమ జాలం కానీ మనకు తెలుసు Ia2 Ia1 దాని అర్థము Ia Ia2 వేరే విధంగా రాస్తే Ia2 Ia1 దాని అర్థము ఈ రెండూ కూడా విరుద్ధంగా ఉన్నాయి దాని అర్థము ఇది ప్లస్ మైనస్ Va1 ప్లస్ మైనస్ ఇది Va2 నెగటివ్ క్రమం కాబట్టి ఇవి విరుద్ధంగా ఉన్నాయి కాబట్టి ప్లస్ కాస్త ప్లస్ తో కనెక్ట్ అయి ఉంటుంది అదేవిధంగా మైనస్ మైనస్ తో కనెక్ట్ అయి ఉంటుంది మరియు ఈ సమీకరణం నుండి మరియు ఈ సమీకరణం నుండి KVL వాడినట్లయితే Va1 Va2 Zf Ia1 అని చూస్తారు కాబట్టి ఇది మీ Va1 ఇది మీ Va2 ఇప్పుడు KVL వాడదాము ఇక్కడ ప్లస్ ఉన్నది ఈ రకంగా వస్తే ఇక్కడ ప్లస్ Va2 అలా అయితే ఏమని చెప్పను అంటే ఈ కరెంట్ ఈ రకంగా ప్రవహిస్తే Ia1 మరి ఇది Ia1Zf అవుతుంది అంటే అది Ia2 కూడా కదా Va1 0 దాని అర్థం మీకు Va1 Va2 Zf Ia1 అని వస్తుంది ఒకవేళ నేను ఈ రకంగా చేస్తాను కాబట్టి ఇది Va2 కాబట్టి ఇది ప్లస్ Va2 కదా అలా అయితే ఇది Ia1 కరెంట్ Ia1 ఈ రకంగా ప్రవహిస్తుంది కాబట్టి Ia1 Ia2 కానీ Ia1 ను పరిగణలోకి తీసుకొందాము ఎందుకంటే ఇది ఈ రకంగా ప్రవహిస్తుంది కాబట్టి కాబట్టి ఇది మీ Ia1Zf మరియు Va1 0 దాని అర్థం Va1 Va2 Zf Ia1 అందుకనే ఈ సమీకరణంలో Va1 Va2 ఏం సూచిస్తోంది అంటే కరెంట్ విరుద్ధంగా ప్రవహిస్తోంది అని మరియు శూన్య క్రమ జాలము ఉండదు ఎందుకంటే నేను మీకు Ia0 0 అని చూపించాను కాబట్టి కాబట్టి ఇది మీ లైన్ నుండి లైన్ ఫాల్ట్ మరియు సమానమైన సర్క్యూట్ పాజిటివ్ క్రమం మరియు నెగిటివ్ క్రమం స్పష్టంగా ఈ ఇంపిడెన్స్ ద్వారా నే ఇప్పుడు ఈ చిత్రం నాలుగు నుండి నా ఉద్దేశం ఈ చిత్రం నుండి మీరు Ia1 అని రాసుకోవచ్చు నా ఉద్దేశం ఈ వైపుగా మీరు తీసుకుంటే మరియు KVL వాడినట్లయితే ఇలాగ మీకు ఈ రకంగా వస్తుంది ఇది సమీకరణం 27 మరియు ఫాల్ట్ కరెంట్ ఇది లైన్ నుండి లైన్ ఫాల్ట్ కావున మనము మొదటనే Ib - Ic అని చూసాము కదా కాబట్టి ఇక్కడి నుంచి ఈ సమాసము ఎందుకంటే Ia1 Ib ఇది Ib కాబట్టి ఇది Ia1 ని మీరు సమీకరణం 25 లో ప్రతిక్షేపించినట్లయితే నేను ఇంకా రాలేదు కదా కాబట్టి ఈ సమాసము లో Ib - Ic నేరుగా నేను Ib - Ic అని రాసుకుంటున్నాను కానీ కాబట్టి ఈ Ia1 ఈ Ia1 నేరుగా ప్రతిక్షేపించండి అలాగైతే మీకు ఈ Ia1 వస్తుంది మరి అప్పుడు మీకు ఇలా వస్తుంది Ib - Ic j3EaZ1Z2Zf ఇది సమీకరణం 28 కాబట్టి ఇది మీ లైన్ నుండి లైన్ ఫాల్ట్ ఇప్పుడు తర్వాత ది రెండు లైన్ల నుండి గ్రౌండ్ ఫాల్ట్ ఇదే L L G ఫాల్ట్ ఉదాహరణకి మొదట ఇది నన్ను చెప్పనీయండి ఇది చిత్రం 5 ఇది రెండు లైన్ల నుండి గ్రౌండ్ ఫాల్ట్ దీనినే మనము L L G ఫాల్ట్ అంటాము రెండు లైన్ల నుండి గ్రౌండ్ ఫాల్ట్ చిత్రం 5 చూపిస్తున్నది అంటే దశ b మరియు దశ c ఈ రెండిట్లో షార్ట్ సర్క్యూట్ అయినట్లయితే ఇది మీ రెండు లైన్ల నుండి గ్రౌండ్ ఫాల్ట్ మరియు ఒక్క ఫాల్ట్ ఇంపిడెన్స్ Zf ఇక్కడ ఉంది కాబట్టి ఈ సందర్భంలో Ia 0 ఎందుకంటే ఇది రెండు లైన్ల నుండి గ్రౌండ్ ఫాల్ట్ Ia 0 దాని అర్థము ఒకవేళ Ia 0 అంటే Ia1 Ia2 Ia0 0 ఎందుకంటే Ia Ia1Ia2 విలువ ఇది 0 అలాంటప్పుడు Vb విలువ ఏమంటారంటే Vc Vb విలువ ఇది మొత్తం కరెంటు ఇది కరెంట్ Ib ఈ కరెంటు Ib ఇది Ic కాబట్టి ఫాల్ట్ కరెంట్ లో IbIc ప్రవహిస్తోంది నేను ఇక్కడ రాయలేదు కానీ ఈ కరెంటు విలువ Ib ఇది Ic ఈ సందర్భంలో ఆ కరెంట్ విలువ IbIc ఇది ఫాల్ట్ జరిగినప్పుడు ప్రవహిస్తున్న కరెంట్ విలువ దాని అర్థము మీరిక్కడ రాసుకోవచ్చు ఈ రెండూ కొనలు కూడా షార్ట్ సర్క్యూట్ అయి ఉన్నాయి ఈ రెండు కొనలూ నిజానికి ఓకే చోట ఉంటాయి ఇక్కడ మాత్రమే మీకు అర్థం అవ్వడానికి నేను వేరువేరుగా చూపించాను ఈ రెండు కొనలూ షార్ట్ సర్క్యూట్ అయి ఉన్నాయి దాని అర్థము Vb విలువ Vc తో సమానం మరియు Vb విలువ Zf ఇక్కడ ఆలోచన ఏంటంటే రెండు కొనలు b మరియు c దశలు షార్ట్ సర్క్యూట్ అయి ఉన్నాయి దాని అర్థము b మరియు c షార్ట్ అయి ఉన్నాయి ఈ కొన b మరియు c రెండిటికీ చెందినది ఇది షార్ట్ సర్క్యూట్ అయి ఉన్నది కాబట్టి ఈ సందర్భంలో కరెంటు దశ b నుండి ప్రవహించేది Ib మరియు c నుండి ప్రవహించేది Ic మరియు దీనినే మీ ఫాల్ట్ ఇంపిడెన్స్ Zf అని అంటాము మరియు ఇది గ్రౌండ్ కాబట్టి ప్రవహించే కరెంట్ విలువ IbIc ఈ రెండు కొనలూ ఒకటే కావున Vb మరియు Vc విలువ ఒకటే ఈ రెండు కొనలూ ఒకటే కాబట్టి Vb విలువ Vc విలువ ఒకటే దీనినిబట్టి Vb Vc Zf Ib Ic ఎందుకంటే ఈ రెండు కొనలూ ఒకటే కాబట్టి ఈ సందర్భంలో ఇది సులువయింది అని నేను ఆశిస్తున్నాను మరియు మీరు అర్థం చేసుకున్నారు అని ఆశిస్తున్నాను కాబట్టి ఈ సందర్భంలో మనము ఏమని చెప్పొచ్చు అంటే Vb Vc Ib IcZf 3Zf Ia0 ఇది సమీకరణం 31 ధన్యవాదాలు మళ్ళీ మేము తిరిగి వస్తాము